మునుపటి ఉపన్యాసంలో రెండు వేరియబుల్స్ ఇండిపెండెంట్ వేరియబుల్ x మరియు డిపెండెంట్ వేరియబుల్ y మధ్య రిగ్రెషన్ అని పిలువబడే పద్ధతులను ఉపయోగించి లీనియర్ మోడల్ ఎలా సరిపోతుందో చూశాము ఈ ప్రత్యేక ఉపన్యాసం లో మనకు ఉన్న మోడల్ వాస్తవానికి అమర్చడం మంచిదా కాదా అని అంచనా వేయబోతున్నాం ఈ అంచనా చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి వీటిలో కొన్నింటిని పరిశీలిస్తాము మోడల్ ను అమర్చేటప్పుడు అడగడానికి ఉపయోగకరమైన ప్రశ్నలు ఏమిటి అడగడానికి మొదటి ప్రశ్న మనం అమర్చిన లీనియర్ మోడల్ సరిపోతుందా లేదా మంచిది లేదా అనేది అది మంచిది కాకపోతే బహుశా మనం వెళ్లి నాన్ లీనియర్ మోడల్ ను అమర్చే అవకాశం ఉంది మీరు నిజంగా పరీక్షించే మొదటి దశ ఇది మోడల్ మంచిదా కాదా అని అప్పుడు మీరు మోడల్కు సరిపోయేటప్పటికి లీనియర్ మోడల్యొక్క ఏ గుణకాలు సంబంధితంగా ఉంటాయి కనుగొనాలనుకోవచ్చు ఉదాహరణకు మనం చూసిన ఒక వేరియబుల్ కేసు లో ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ మనం అమర్చిన 2 పారామితులు అంతరాయ పదం β0 మరియు వాలు పదం β1 కాబట్టి మనం అంతరాయం అమర్చామొ లేదో లేదా మనం దానిని 0 గా తీసుకున్నామొ తెలుసుకోవాలనుకుంటున్నాము మల్టీలినియర్ రిగ్రెషన్లో అనేక ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఏ వేరియబుల్స్ ముఖ్యమైనవి అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం మనం అన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉపయోగించుకోవాలా లేదా వాటిలో కొన్నిటిని తీసేయాలా అని చూస్తాం లీనియర్ మోడల్ యొక్క ఏ గుణకాలు ముఖ్యమైనవి కనుగొనటానికి ఈ ప్రత్యేక పరీక్ష ఉపయోగపడుతుంది మోడల్ ఏకరీతి కేసులో మాత్రమే కాకుండా మల్టీ లీనియర్ రిగ్రెషన్లో కూడా ఎక్కువ ఉపయోగం ఎందుకంటే అక్కడ మనం ముఖ్యమైన వేరియబుల్స్ ను గుర్తించలేము మనం అమర్చిన లీనియర్ మోడల్ ఆమోదయోగ్యమని అనుకుందాం అప్పుడు మనం వాస్తవంగా లీనియర్ మోడల్ నాణ్యతను మెరుగుపరచగలమా అని చూడలేము కనీస వర్గాల పద్ధతిని ఉపయోగించి లీనియర్ మోడల్ ను అమర్చినప్పుడు మనం డిపెండెంట్ వేరియబుల్ కొలతల ను చెడగొట్టే లోపాలు గురించి అనేక ఎంపికలు చేస్తాము ఈ అంచనాలు నిజంగా చెల్లుబాటు అవుతాయా డిపెండెంట్ వేరియబుల్ యొక్క కొలతలను చెడగొట్టే లోపాలు గురించి మనం చేసే కొన్ని అంచనాలు ఏమిటి లోపాలు సాధారణంగా పంపిణీ చేయబడ్డాయి అని మనం అనుకుంటాము ఈ అంచనా మాత్రమే వాస్తవానికి సమర్థించగలదు కనీస వర్గాల పద్ధతి యొక్క ఎంపిక వేర్వేరు నమూనాలు లో లోపాలు కూడా ఒకే వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి అని మనం అనుకుందాం దీనిని హోమోసేడాస్టిసిటీ అంచనా అంటారు వేర్వేరు నమూనాలలో లోపాలు కూడా ఒకే వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాయని మనం ఊహిస్తున్నాము సాధారణంగా లోపాల గురించి ఈ రెండు ప్రకటన లో అంచనాలు అవి సాధారణంగా ఒకేలాంటి వ్యత్యాసంతో పంపిణీ చేయబడతాయి అనేది సంక్షిప్తంగా సూచించవచ్చు εi లోపం కొలత i సాధారణంగా 0 సగటు మరియు σ2 తో పంపిణీ చేయబడుతుంది అని చెప్పటం ద్వారా గమనించండి σ2 i పై ఆధారపడదు అంటే ఇది అన్ని నమూనాలకు సమానం i 1 నుండి n నమూనాలు కు అది మనం కనీస వర్గాల ప్రామాణిక పద్ధతి ఉపయోగించినప్పుడు చేస్తున్న అంచనా ఇప్పుడు మనం చేసిన అన్ని కొలతలు కూడా సహేతుకంగా మంచివి అనుకుంటాము మరియు చెడు డేటా పాయింట్లు లేదా డేటాలోని అవుట్లెర్స్ అని మనం పిలిచేవి లేవు మనం ఒక నమూనా సగటు ను అంచనా వేస్తున్నప్పుడు కూడా చూశాము డేటా సగటు యొక్క చాలా చెడ్డ అంచనాకు దారితీస్తుంది అదేవిధంగా మనకు కనీస వర్గాల పద్ధతిలో ఒక చెడ్డ డేటా పాయింట్ ఉంటే అది గుణకాల యొక్క చాలా తక్కువ అంచనాకు దారితీస్తుంది కాబట్టి మనం కోరుకుంటున్నాము మన డేటా సెట్ నుండి అటువంటి చెడ్డ డేటాను తీసివేసి లీనియర్ మోడల్ యొక్క నాణ్యతను మెరుగు పరిచేలా మిగిలిన కొలతలను మాత్రమే ఉపయోగించి లీనియర్ మోడల్ ను అమర్చుతాము ఇవి మనం నిజంగా ధృవీకరించాల్సిన కొన్ని విషయాలు లోపాల గురించి మనం ఈ అంచనాలు చేసాం అవి చెడ్డ డేటా ఉంటే సహేతుకమైనవా కావా మనం వాటిని తొలగించవచ్చా లేదా కాబట్టి ఈ ఉపన్యాసంలో మొదటి రెండు ప్రశ్నలను పరిశీలిద్దాం మనకు అమర్చిన లీనియర్ మోడల్ మంచిదా లీనియర్ మోడల్ యొక్క గుణకాలు ముఖ్యమైనవా కాదా అని మనం ఎలా నిర్ణయిస్తాం కాబట్టి మనం ప్రారంభించడానికి ముందు వీటిలో మనం అంచనాలు యొక్క కొన్ని లక్షణాలను పొందాలి గుర్తుంచుకోండి మనం అమర్చిన లీనియర్ మోడల్ యొక్క గుణకాలు అంతరాయ పదం β0 మరియు వాలు పదం β1 ఇవి మీకు ఇవ్వబడిన డేటా నమూనా నుండి పొందబడతాయి ఈ కేరెట్ పదాన్ని ఈ చిహ్నాలు ప్రతి దానిపై ఉంచడం ద్వారా ఇవి నిజమైన విలువలు కావు అంచనాలు అని మనం సూచించాము అంటే ఇది ఒక అంచనా β̂0 యొక్క అంచనా నిజమైన β0 మరియు β̂1 అనేది మనకు తెలియని నిజమైన β1యొక్క అంచనా అయితే లోపాల గురించి మనం చేసిన అంచనాల ఆధారంగా మనం నిరూపించగలము β̂0 యొక్క ఆశించే విలువ β₀ ఏమిటి దీని అర్థం మనం ఈ ప్రయోగాన్ని పునరావృతం చేస్తే n కొలత యొక్క మరొక నమూనా సేకరించండి మరియు కనీస వర్గాల పద్ధతిని వర్తింపజేయండి మనం β0 యొక్క మరొక అంచనాను పొందుతాం మనం ఈ ప్రయోగం చాలా సార్లు చేస్తాం అనుకుందాం మరియు మనం β̂0 యొక్క చాలా అంచనాలను పొందుతాము అవన్నీ సగటు చేస్తే దాని సగటు విలువ నిజమైన విలువ వైపు మొగ్గు చూపుతుంది ఈ వ్యక్తీకరణ అర్థం అది అంటే మనం ఈ ప్రయోగాన్ని చాలాసార్లు పునరావృతం చేయాల్సి వస్తే మనం ఉత్పన్నం చేసిన అంచనాల సగటు వాస్తవానికి సత్యానికి చాలా మంచి ప్రాతినిధ్యం అదేవిధంగా β̂1 యొక్క ఊహించిన విలువ నిజమైన విలువ β1 విలువకు సమానమని మనం చూపించగలము β0 మరియు β1 మనం తెలియని విలువలు అని గమనించండి β̂1 యొక్క ఆశించిన విలువ నిజమైన విలువ అవ్వచ్చు మరియు β̂₀ యొక్క ఆశించిన విలువ నిజమైన విలువ అవ్వచ్చు అని మాత్రమే చెబుతున్నాము ఇటువంటి ప్రకటనలు ఎలా చెప్పవచ్చు అంటే ఆ అంచనాలు అటువంటి లక్షణాలను సంతృప్తి పరిస్తే ఈ అంచనాలను నిష్పాక్షికం అని పిలవచ్చు β̂₀ లేదా β̂1 యొక్క అంచనాలో పక్షపాతం లేదు అంచనాల గురించి మనం పొందవలసిన రెండవ ముఖ్యమైన లక్షణం అంచనాల వైవిధ్యం గురించి మనం ఉత్పన్నం చేసిన నమూనాలు మీద ఆధారపడి మనకు β̂ యొక్క వేరు వేరు అంచనాలు వస్తాయని అని గమనించండి అందువల్ల ఈ ప్రయోగాన్ని పునరావృతం చేస్తేβ̂₀ మరియు β̂1 యొక్క అంచనాలు యొక్క వ్యాప్తి ఏమిటని మనం అడగాలనుకుంటున్నాము మనం చేసిన అంచనాల ఆధారంగా β1 యొక్క వైవిధ్యం σ2Sxx ఉంటుంది అని మళ్ళీ చూపించగలము Sxx x యొక్క వైవిధ్యాన్ని సూచిస్తుంది లేదా x x̅ వర్గం అన్ని నమూనాల మొత్తం పై సంగ్రహించబడింది కాగా σ2 లోపం యొక్క వైవిధ్యం ప్రాతినిధ్యం చేస్తుంది డిపెండెంట్ వేరియబుల్ y ని పాడుచేసేది కాబట్టి σ2 లోపం వైవిధ్యం Sxx అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క వైవిధ్యం ఈ నిష్పత్తి β̂1 యొక్క వ్యత్యాసానికి సమానంగా ఉంటుంది అని మనం చూపించగలము అదేవిధంగా β̂ యొక్క వైవిధ్యం σ2 అని మనం చూపించగలము ఇది ఈ నిష్పత్తితో గుణించబడిన లోపం యొక్క వైవిధ్యం లవము అన్ని ఇండిపెండెంట్ వేరియబుల్ల యొక్క వర్గ విలువల మొత్తం హారం ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క వైవిధ్యాన్ని సూచిస్తుంది దీనిలో Sxx డేటా నుండి లెక్కించవచ్చు xi2 యొక్క σ డేటా నుండి లెక్కించవచ్చు కాని మనకు లోపం యొక్క వైవిధ్యం గురించి జ్ఞానం లేకపోవచ్చు అది డిపెండెంట్ వేరియబుల్ కొలిచేందుకు ఉపయోగించే పరికరం మీద ఆధారపడిన డిపెండెంట్ వేరియబుల్ ని చెడగొట్టవచ్చు ఈ పరికరం ఖచ్చితత్వం గురించి మీకు కొంత జ్ఞానం ఉంటే మనం దాని నుండి σ2 తీసుకోవచ్చు కానీ చాలా సందర్భాలలో డేటా విశ్లేషణ కేసులో డిపెండెంట్ వేరియబుల్ కొలవడానికి ఉపయోగించే పరికరం యొక్క ఖచ్చితత్వం మనకు చెప్పకపోవచ్చు కాబట్టి σ2 కూడా ఏదో విధంగా డేటా నుండి అంచనా వేయాలి ఇక్కడ వివరించబడిన పరిమాణం ద్వారా మనం σ2 యొక్క మంచి అంచనాను పొందగలమని చూపించగలము ఇది సరళ సమీకరణం నుండి పొందబడిన yi కొలిచిన విలువ మరియు ŷi అంచనా విలువ మధ్య తేడా తప్ప మరొకటి కాదు మనం ఒక లీనియర్ మోడల్ ను అమర్చాము కాబట్టి ప్రతి xi కోసం మనం లీనియర్ మోడల్ నుండి ఊహించగలము ప్రతి నమూనాకు ŷi యొక్క అంచనా ఏమిటి అని అప్పుడు మనం కొలత మరియు ఊహించిన విలువ మధ్య వ్యత్యాసాన్ని తీసుకోవచ్చు డిపెండెంట్ వేరియబుల్ మొత్తం స్క్వేర్డ్ n 2 ద్వారా విభజించబడింది అది మంచిది σ cap స్క్వేర్డ్ యొక్క అంచనా ఇది డిపెండెంట్ వేరియబుల్లో లోపం ఇప్పుడు n n లేదా n 1 కు బదులుగా n 2 ద్వారా ఎందుకు విభజించాము చాలా సులభంŷi లీనియర్ మోడల్ను ఉపయోగించి అంచనా వేయబడింది దీనికి 2 పారామితులు β0 మరియు β1 ఉన్నాయి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది అంటే 2 డేటా పాయింట్లు ఉపయోగించబడ్డాయి β0 మరియు β1 ను అంచనా వేయండి మరియు అందువల్ల మిగిలిన n 2 నమూనాలు మాత్రమే ఈ σ స్క్వేర్డ్ అంచనా వేయడానికి అందుబాటులో ఉంది మీకు రెండు నమూనాలు మాత్రమే ఉన్నాయని అనుకుందాం అప్పుడు మీ న్యూమరేటర్ ఉంటుంది సరిగ్గా 0 ఎందుకంటే మీ వైవిధ్యం రెండు నమూనాల కంటే ఎక్కువ ఆ వైవిధ్యం డిపెండెంట్ వేరియబుల్ లోని లోపం వల్ల సంభవిస్తుంది అంటే అది మీరు n 2 ద్వారా విభజించే కారణాలలో ఒకటి ఎందుకంటే β0 మరియు β1 పారామితులను అంచనా వేయడానికి రెండు డేటా పాయింట్లు ఉపయోగించబడ్డాయి ఇప్పుడు ఈ నిర్దిష్ట న్యూమరేటర్ పదాన్ని మొత్తం స్క్వేర్డ్ లోపాలు లేదా SSE అని కూడా పిలుస్తారు మరియు కాబట్టి σ̂ 2 ఏమీ కాదు కానీ SSE ను n 2 ద్వారా భాగించారు కాబట్టి మీరు మోడల్ను అమర్చిన తర్వాత డేటా నుండి ఈ విలువ మీరు లెక్కించవచ్చు మరియు SSE ను లెక్కించండి మరియు σ̂2 కోసం ఒక అంచనాను పొందండి డిపెండెంట్ వేరియబుల్ ను కొలవడానికి ఉపయోగించే పరికరం యొక్క ఖచ్చితత్వం గురించి సమాచారం చెప్పాల్సిన అవసరం లేదు మీరు దాన్ని డేటా తోటి పొందవచ్చు కాబట్టి ఇప్పుడు చివరకు మనకు β̂₀ β̂1 యొక్క మొదటి ప్రాముఖ్య లక్షణాలు మాత్రమే లభించలేదు అలాగే రెండవ ప్రాముఖ్య లక్షణాలు β̂1 యొక్క వైవిధ్యం మరియు β̂₀ యొక్క వైవిధ్యం మనం పారామితులు యొక్క పంపిణీని కూడా ఉత్పన్నం చేయవచ్చు ముఖ్యంగా β̂1 సాధారణంగా పంపిణీ చేయబడినట్లు చూపబడుతుంది వాస్తవానికి ఆశించిన విలువ β̂1 β1 అయింది ఇది β1 తో సాధారణంగా పంపిణీ చేయబడింది β1 యొక్క నిజమైన తెలియని విలువ సగటు మరియు వైవిధ్యం σ̂2 తో చెప్పవచ్చు ఇక్కడ σ̂2 తో ప్రత్యామ్నాయం చేస్తే మీరు చివరకు చూపవచ్చు ఇది ఏమీ కాదు కానీ σ oh నన్ను క్షమించండి కాబట్టి ఇది Sxx తో భాగించబడిన తెలియని σ2 σ2 తప్పనిసరిగా ఇక్కడ మనం ఈ σ2 ను పొందాము Sxx ద్వారా β̂1 యొక్క వైవిధ్యం ఇప్పుడు మీకు σ2 తెలియకపోతే మీరు ఈ σ2 ను ఈ σ̂2 SSE n 2 ద్వారా భర్తీ చేయవచ్చు కాబట్టి మీరు పారామితులు పంపిణీని పొందిన తర్వాత మనం పారామితులపై పరికల్పన పరీక్షను చేయగలము ఇవి 0 నుండి గణనీయంగా భిన్నంగా ఉన్నాయో లేదో నిర్ణయించడానికి అదే మనం చేయబోతున్నాం ఈ అంచనాలు వాటి పంపిణీ లక్షణాల అంటే సగటు మరియు వ్యత్యాసం ఆధారంగా మనం విశ్వాస అంతరాలు అని పిలిచేదాన్ని కూడా పొందవచ్చు ఇప్పుడు విశ్వాస అంతరాలను అభివృద్ధి చేయడమే మనం చేసే మొదటి పని విశ్వాస అంతరాలు ఏ విరామం నిజమైన విలువ తెలియని విలువలు 95 శాతం విశ్వాసంతో ఉండవచ్చు లేదా 90 శాతం విశ్వాసంతో ఉండవచ్చు అని చెబుతాయి మీరు ఏ పరిమాణ విశ్వాస అంతరం కొలత మీకు కావాలా అని నిర్ణయించుకోవచ్చు తదనుగుణంగా మీరు విరామం పొందవచ్చు పంపిణీ నుండి కాబట్టి మీకు 95 శాతం విశ్వాస అంతరం కావాలంటే CI అని కూడా పిలుస్తారు మరియు ఇది రెండు వైపులా ఉంటుంది ఎందుకంటే ఇది ఈ అంచనా విలువ యొక్క ఎడమ వైపున ఉండవచ్చు లేదా అంచనా విలువ యొక్క కుడి వైపున ఉండవచ్చు కాబట్టి మనం β1 కోసం పంపిణీ నుండి 95 శాతం విశ్వాస అంతరంను పొందుతున్నాము మీకు తెలుసు ఇది సాధారణంగా కొన్ని తెలియని వ్యత్యాసాలతో పంపిణీ చేయబడుతుంది కాబట్టి β1 యొక్క అంచనా విలువ వాస్తవానికి ఈ ప్రత్యేక పరిధి నుండి తీసుకోబడింది ఇది β1 యొక్క అంచనా వేయబడిన విలువ β̂1 లేదా 2 18 రెట్లు డేటా నుండి అంచనా వేయబడిన b β̂1 యొక్క ప్రామాణిక విచలనం ఇది సాధారణ విషయానికి చాలా పోలి ఉంటుందని గమనించండి నిజమైన విలువ అంచనా లేదా ప్రామాణిక విచలనం కంటే 2 రెట్లు ఉంటుంది అని చెప్తుంది మనకు 2 కి బదులుగా 2 18 ఉండటానికి కారణం మనం ఇప్పుడు సాధారణ పంపిణీ నుండి క్లిష్టమైన విలువను పొందడం లేదు కనుక కానీ t పంపిణీ నుండి ఎందుకంటే σ2 డేటా నుండి అంచనా వేయబడింది మరియు ముందు తెలియదు కాబట్టి పంపిణీ కొద్దిగా మారుతుంది అది సాధారణ పంపిణీ కాదు కానీ t పంపిణీ ఇదే మనం ఎక్కడ ఒత్తి చెప్తున్నాము నిటారుగా ఉన్న 2 18 ఏమీ కాద కానీ క్లిష్టమైన విలువ 2 5 శాతం క్లిష్టమైనది విలువ 12 డిగ్రీల స్వేచ్ఛతో ఎగువ క్లిష్టమైన విలువ ఎందుకు 12 డిగ్రీలు స్వేచ్ఛ ఎందుకంటే ఈ ప్రత్యేక ఉదాహరణలో మనకు పద్నాలుగు పాయింట్లు ఉన్నాయి మరియు వాటిలో రెండింటిని పారామితులు అంచనా వేయడానికి ఉపయోగించాము కాబట్టి n 2 అనేది స్వేచ్ఛ యొక్క డిగ్రీ ఇవి 12 యొక్క ప్రాతినిధ్యం సాధారణంగా డేటా పాయింట్ల సంఖ్యను బట్టి ఈ విలువ 2 18 అవుతుంది మార్చడానికి కాబట్టి ఆ మార్పులు t పంపిణీ యొక్క స్వేచ్ఛ యొక్క డిగ్రీలు దాని నుండి మీరు ఎగువ మరియు దిగువ క్లిష్టమైన విలువను ఎంచుకోవాలి తక్కువ క్లిష్టమైన విలువ 2 18 ఎగువ క్లిష్టమైన విలువలు 2 18 2 5 శాతం కాబట్టి మొత్తం 5 శాతం 90 లేదు ఈ విశ్వాస అంతరం సూచిస్తుంది β1 కోసం 95 శాతం విశ్వాస అంతరం కాబట్టి మనం చెప్పబోయేది ఏమిటంటే β1 నుండి తెలియని β1 ఈ అంతరంలో తొంభై ఐదు శాతం విశ్వాసంతో ఉంటుందని మనం చెబుతున్నాము β̂1 డేటా నుండి అంచనా వేయవచ్చు s β̂1 డేటా నుండి అంచనా వేయవచ్చు కాబట్టి మీరు విశ్వాస అంతరాన్ని నిర్మించవచ్చు అదేవిధంగా మీరు β0 కోసం 95 శాతం విశ్వాస అంతరాన్ని దాని వైవిధ్యం నుండి నిర్మించవచ్చు మనం అదే పనిని చేస్తున్నాము β̂0 లేదా 2 18 రెట్లు β̂ యొక్క ప్రామాణిక విచలనం డేటా నుండి అంచనా వేయబడినది దీనిని మనం s β̂0 అని పిలుస్తాము గుర్తుంచుకోండి s β̂0అనేది σ2 ఇది డేటా నీ σxi2 యొక్క వర్గం మూలాన్ని Sxx n సార్లు తో భాగించి గుణించడం ద్వారా అంచనా వేయబడుతుంది ఇది ఏమీ కాదు కానీ σ2 తో మనం ఇంతకు ముందు ఉత్పన్నం చేసిన వర్గమూలం అంచనా పరిమాణంతో భర్తీ చేయబడింది s β̂1 మరియు s β̂0 పదాలు సూచించేది అదే కాబట్టి ఈ 95 శాతం విశ్వాస అంతరాన్ని నిర్మించిన తర్వాత దీనిని β0 తెలియనిదా β0 0 లేదా తెలియని β1 0 కాదా అని పరీక్షించడానికి కూడా మీరు దీనిని ఉపయోగించవచ్చు అదే మనం చేద్దాం కాబట్టి వాస్తవానికి ఈ పరికల్పన పరీక్ష ఎందుకు చేయాలనుకుంటున్నారో చూద్దాం మనం x మరియు y ల మధ్య సరళ ఆధారపడటం ఉంది మనం β̂1 యొక్క ఒక అంచనాను పొందాము అని ఊహించుకొని ఒక లీనియర్ మోడల్ను అమర్చాము అలాగే మనం అంతరాయ పదాన్ని కూడా అమర్చాము మనం ఆ అంతరాయ పదం ముఖ్యమైనదా అని అడగాలని అనుకోవచ్చు బహుశా లైన్ మూలం 0 0 ద్వారా పాస్ అయి ఉండాలి ఒక ముఖ్యమైన పద్ధతిలో x1 పై ఆధారపడని y వేరియబుల్ కావచ్చు అంటే β̂1 సుమారు 0 కి సమానం తెలియని β1 ఖచ్చితంగా 0 కి సమానం అయినప్పటికీ మనకు కొంత అంచనా వచ్చింది β̂1 సున్నా కాదని కాబట్టి మనం పరీక్షించదలిచిన శూన్య పరికల్పన β1 0 ప్రత్యామ్నాయం β1 0 కాదు అని β1 0 అయితే ఇది ఇండిపెండెంట్ వేరియబుల్ x డిపెండెంట్ వేరియబుల్పై ప్రభావం చూపదు అని సూచిస్తుంది కానీ మరొకటి మీరు ఈ శూన్య పరికల్పనను తిరస్కరిస్తే మనం ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్పై కొంత ప్రభావాన్ని చూపుతుంది అని ముగిస్తున్నాము ఈ ప్రత్యేకమైన పరికల్పన పరీక్షను కూడా తిరిగి అర్థం చేసుకోవచ్చు శూన్య పరికల్పన β1 0 ను సూచిస్తుంది అంటే మనం చేస్తున్నది yi a ఒక స్థిరాంకం మాత్రమే అయితే మనం శూన్య పరికల్పన ను అంగీకరిస్తే లేదా తిరస్కరించినట్లయితే అప్పుడు మనం వాస్తవానికి β0 మరియు β1 తో లీనియర్ మోడల్ ను అమర్చినట్లు శూన్య పరికల్పన తగ్గిన మోడల్ యొక్క t ని సూచిస్తుంది ఇది స్థిరంగా ఉంటుంది అయితే శూన్య తిరస్కరణ పరికల్పన లేదా ప్రత్యామ్నాయ పరికల్పన మనం y ను x కి కలిపే విధంగా ఒక లీనియర్ మోడల్ ఉందని నమ్ముతున్నట్లు సూచిస్తుంది ఈ రెండు మోడళ్ల మధ్య మనం తగ్గించిన మోడల్ ఆమోదయోగ్యమైనది లేదా పూర్తి మోడల్ అంగీకరించబడవచ్చు మరియు తగ్గించిన మోడల్ తిరస్కరించబడాలి అని ఎంచుకోవాలనుకుంటున్నాము అది మనం ఈ పరికల్పనను పరీక్ష చేసేటప్పుడు చేసేది β1 0 వర్సెస్ β1 0 కాదు గుర్తుంచుకోండి β1 సానుకూలం లేదా ప్రతికూలం కావచ్చు అందువల్ల మనం రెండు వైపుల పరీక్ష చేస్తున్నాము β̂1 β1 కొరకు విశ్వాస అంతరాయం 0 ను కలిగి ఉంటే మనం దీనిని 2 మార్గాలలో చేయవచ్చు వాస్తవంగా శూన్య పరికల్పనను తిరస్కరించవచ్చు మనం β1 కోసం విశ్వాస అంతరాయాన్ని నిర్మించామని గుర్తుంచుకోండి కాబట్టి ఈ పదం β̂1 2 18 ప్రతికూలం కావచ్చు సానుకూలం కావచ్చు మరియు ఈ సందర్భంలో విరామం 0 ను కలిగి ఉంటుంది ఆపై మనం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి β1 చాలా ముఖ్యమైనది మరియు వాస్తవానికి నిజం β1 0 మరోవైపు రెండూ ఉంటే విరామం 0 యొక్క ఎడమ వైపున ఉంటే అది పూర్తిగాప్రతికూలంగా ఉంటుంది లేదా 0 యొక్క కుడి వైపున అంటే ఈ రెండు పరిమాణాలు సానుకూలంగా ఉంటాయి అప్పుడు ఈ విరామం 0 కలిగి ఉండదు మరియు తరువాత మనం ముగింపు చేయవచ్చు β1 0 కి సమానం అయినప్పుడు శూన్య పరికల్పనను తిరస్కరించవచ్చు అంటే β1 ముఖ్యమైనది కాబట్టి విశ్వాస అంతరాయం నుండి సాధ్యమే తిరస్కరించడాన్ని తయారు చేయడం లేదా శూన్య పరికల్పన β0 0 నా కాదా అని పరీక్షించడానికి కూడా మనం ఈ రకమైన విశ్లేషణను విస్తరించవచ్చు β0 కోసం విశ్వాస అంతరాయం ఉంటే ఈ ప్రత్యేక విరామం 0 ని కలిగి ఉంటే అప్పుడు మనం అంతరాయ పదం నిరర్థకమైనదని చెబుతాము లేకపోతే అంతరాయ పదం నిరర్ధకంగా ఉంటుందని మోడల్లో ఉంచాలి అని మనం చెప్తాం వాస్తవంగా చివరి ఉదాహరణ చేసినప్పుడు మనం దీన్ని చూద్దాం ఈ పరీక్ష చేయడానికి ఇతర మార్గాలు ఉన్నాయి మరియు మనం దానిని కూడా కొనసాగిస్తాము ఎందుకంటే మల్టీలినియర్ రిగ్రెషన్కు వచ్చినప్పుడు చాలా ఉపయోగపడుతుంది ఏకరీతిలో రిగ్రెషన్ లో మనకు ఈ రెండు పారామితులు మాత్రమే ఉన్నాయి కానీ మల్టీలినియర్ రిగ్రెషన్ మీకు అనేక పారామితులు ఉన్నాయి ప్రతి ఇండిపెండెంట్ వేరియబుల్కు అనుగుణంగా 1 ఉంటుంది అందువల్ల చాలా ఎక్కువ పరికల్పన పరీక్ష మీరు చూస్తారు కాబట్టి ఇలాంటి వాదనను విస్తరించవచ్చు β1 0 లేదా β1 0 కోసం పరీక్షించడానికి F పరీక్ష అని పిలిచే దానిని ఉపయోగించి అదే మనం ముందు చూస్తాము కాబట్టి తగ్గిన మోడల్ సరిపోతుందా లేదా మనం పూర్తి మోడల్ ను అంగీకరించాలా అని తనిఖీ చేయడానికి F పరీక్ష చేసే ముందు మనం వర్గ మొత్తాల పరిమాణాలకు కొన్ని నిర్వచనాలను ఉపయోగిస్తాం మనకు ఒక డేటా సెట్ ఉందనుకుందాం ఈ సందర్భంలో మనకు మరమ్మత్తు చేయబడిన యూనిట్ల సంఖ్య మరియు వాటిని మరమ్మతు చేయడానికి అమ్మే వ్యక్తులకు నిమిషాలలో పట్టిన సమయం కు సంబంధించిన ఉదాహరణ ఉంది మనకు అలాంటివి 14 డేటా పాయింట్లు అలాంటి డేటాను వాస్తవంగా నివేదించే అమ్మే వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఎరుపు పాయింట్లు వాస్తవానికి డేటాను సూచిస్తాయి మరియు ఉత్తమమైన సరళ t అన్ని డేటా పాయింట్లు ఉపయోగించి కనీస వర్గాల పద్ధతి ద్వారా మనకు నీలి రేఖ ద్వారా సూచించబడ్డాయి ఇప్పుడు స్థిరమైన మోడల్ మంచిదని మనం నమ్ముతున్నాం అనుకుందాం మనం అమర్చిన ప్రత్యేకమైన క్షితిజ సమాంతర రేఖ ఉత్తమమైన t అయ్యుండేది స్థిరమైన మోడల్ యొక్క ఉత్తమ అంచనా y̅ y యొక్క సగటు x యొక్క అన్ని విలువలకు yi కి ఉత్తమమైన అంచనా yi యొక్క సగటు అంటే x కి ఎటువంటి సంబంధం లేదు β1 0 కి yi కోసం ఉత్తమ స్థిరమైన t ఈ సగటు విలువ అని మనం అంచనా వేస్తాము కాబట్టి ఎరుపు గీత సూచిస్తుంది ఉత్తమమైన t మనం β1 వాలును విస్మరించినప్పుడు నీలిరంగు రేఖ డేటా యొక్క ఉత్తమమైన t నీ సూచిస్తుంది మనం వాలు పరామితి β1 ను చేర్చినప్పుడు ఇప్పుడు నిర్దిష్ట వర్గ మొత్తాల విచలనాన్ని చూద్దాం yi మరియు y̅ మధ్య విచలనం ఇది స్థిరాంకం యొక్క రెడ్లైన్ ఉత్తమ t ఈ దూరం yi y̅ మరియు ఈ నిలువు దూరాల వర్గ మొత్తాల పాయింట్ నుండి ఎరుపు క్షితిజ సమాంతర రేఖ స్థిరమైన రేఖకు SS మొత్తం లేదా వర్గాల మొత్తం అని మనం పిలుస్తాము ఇది yi y̅ మొత్తం వర్గం యొక్క వైవిధ్యాన్ని కూడా సూచిస్తుంది మనం చేయనిదంతా n తో భాగించకపోవడం మనం n లేదా n 1 తో భాగిస్తే మనకు y యొక్క వైవిధ్యం వచ్చేది కానీ ఇది మనం వాలు పరామితి ను విస్మరించినప్పుడు yi లో వర్గ మొత్తాల లోపాలను సూచిస్తుంది అది దానిని చూడటానికి మరొక మార్గం yi మరియు ŷi మధ్య దూరం కాబట్టి ఇప్పుడు మనం ఊహించుకుందాం వాలు పారామితులు సంబంధమైనవి అని అప్పుడు మనం ఈ నీలిరంగు రేఖ ను అమర్చే వాళ్ళము మరియు ప్రతి xi కోసం ఈ ఇండిపెండెంట్ వేరియబుల్ కి అనుగుణమైన ఈ xi yi ని తీసుకుందాం ఈ లీనియర్ మోడల్ ను ఉపయోగించి yi యొక్క అంచనా విలువ నీలి రేఖతో ఈ నిలువు వరుస యొక్క ఖండన స్థానం నీలి బిందువు ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది దీనిని మనం ŷi అని పిలుస్తాము ఇందుమూలంగా కొలత మరియు ఊహించిన విలువ మధ్య ఈ నిలువు దూరం వర్గ మొత్తాల లోపాలను SSE అని పిలుస్తాము yi ŷi2 మరియు ఇది మొత్తం లోపం మనం t లో వాలు పారామితులను చేర్చినట్లయితే ఈ రెండు పరిమాణాల మధ్య వ్యత్యాసం SS మొత్తం SS లోపం వర్గాల మొత్తం అవశేషంగా పిలువబడే దానికి సమానంగా ఉంటుంది అంటే ఏమీ కాదు కానీ ఊహించిన విలువ ŷ సగటు విలువ y వర్గ మొత్తం అన్ని డేటా పాయింట్లపై ఇప్పుడు SST ఎల్లప్పుడూ గొప్పదని మనం చూపించగలము SSE కంటే గొప్పగా ఎందుకంటే SSE రెండు పారామితులు అమర్చడం ద్వారా పొందబడింది మీరు లోపాన్ని తగ్గించగలగాలి ఉండవచ్చు స్వల్పంగా కానీ మీరు ఎల్లప్పుడూ లోపాలను తగ్గించగల గాలి కాబట్టి SS మొత్తం అనేది ఎల్లప్పుడూ SSE కన్నా ఎక్కువగా ఉంటుంది మరియు అందువల్ల ఈ వ్యత్యాసం SSR కూడా సానుకూలంగా ఉంటుంది ఇవన్నీ సానుకూల పరిమాణాలే ఇప్పుడు మీరు SS మొత్తాన్ని t యొక్క మంచితనంగా వేరు చేయవచ్చు మనం స్థిరమైన నమూనాను ఊహిస్తే మనం SSE ను లీనియర్ మోడల్ యొక్క t యొక్క మంచితనంగా అర్థం చేసుకోవచ్చు మరియు అందువల్ల ఇప్పుడు మనం దీన్ని పరీక్ష చేయడానికి ఉపయోగించవచ్చు అక్షరాలా అవలీలగా మనం చెప్పవచ్చు వాలు పరామితి SST నీ చేర్చడం ద్వారా తగ్గింపు ఉంటే SSE ముఖ్యమైనది అప్పుడు మనం ముగిస్తాము ఈ అదనపు పరామితితో సహా ఇది విలువైనదే లేకపోతే లేదు అని దీనిని పరికల్పన పరీక్ష అధికారిక పరికల్పన పరీక్షగా మార్చవచ్చు మరియు అది F పరీక్ష అంటారు కాబట్టి నేను చెప్పినట్లుగా దీన్ని ఏమి చేస్తామంటే SS మొత్తం తగ్గించిన మోడలు ఎంత మంచిది అనేదానికి ఒక కొలత ఇక్కడ తగ్గించిన మోడల్ అంటే స్థిరమైన మోడల్ అయితే SSE మనం ఈ వాలు పరామితిని చేర్చినట్లయితే లీనియర్ మోడల్ ఎంత మంచిదో సూచిస్తుంది తగ్గించిన మోడల్ అంగీకరించాలా అని మనం అడుగుతున్నాము ఇది శూన్య పరికల్పన లేదా ఈ ప్రత్యామ్నాయానికి అనుకూలంగా వాలు పరామితి నీ చేర్చేలా తిరస్కరించాలా నేను చెప్పినట్లు ఈ పరికల్పన చేయడానికి F స్టాటిస్టిక్స్ పరీక్ష అనేది తగ్గిన మోడల్ కు సరిపోయే మంచితనంలో వ్యత్యాసాన్ని లెక్కించడం ఎల్లప్పుడూ ఉంటుంది సరిపోయే SSE యొక్క మంచితనం ప్రత్యామ్నాయ పరికల్పన ఇది తగ్గిన మోడల్ కోసం వర్గ మొత్తాల లోపాలను సూచిస్తుంది SSE ప్రత్యామ్నాయాని పరికల్పన కి సరిపోయే మంచిని సూచిస్తుంది ఈ వ్యత్యాసం నేను చెప్పినట్లుగా పెద్దదిగా ఉంటే అప్పుడు మనం వాస్తవానికి శూన్య పరికల్పన కంటే ప్రత్యామ్నాయ పరికల్పనతో వెళ్లడం విలువైనదేనని చెప్పగలం కాబట్టి SSR వీటి మధ్య వ్యత్యాసం ఇది తగినంత పెద్దదిగా ఉండాలి హారం ఏదో ఒక కోణంలో ప్రాతినిధ్యం వహిస్తుంది SSE అనేది ప్రత్యామ్నాయ పరికల్పన కోసం పొందిన లోపం గుర్తుంచుకోండి వేర్వేరు సంఖ్యలో పారామితులను ఈ మోడల్ లో ఉపయోగించినందున మనం పరిగణనలోకి తీసుకోవాలి SST న్యూమరేటర్ n 1 స్వేచ్ఛ యొక్క డిగ్రీలు కలిగి ఉంది ఎందుకంటే మనం ఒక పరామితిని మాత్రమే అమర్చాము దీనికి n 2 స్వేచ్ఛ ఉంది ఎందుకంటే మీరు 2 పారామితులను అమర్చారు వాస్తవానికి తేడా అంటే ఇది ఒక అదనపు పరామితి మాత్రమే కాబట్టి లవము ఉంది ఇది SSR కి ఒక డిగ్రీ స్వేచ్ఛ మాత్రమే ఉంది ఇది n 1 n - 2 అయితే హారం SSE కి n 2 డిగ్రీల స్వేచ్ఛ ఉంది ఎందుకంటే అది అమర్చిన 2 పారామితులను కలిగి ఉంది మనం SSE ని n 2 తో భాగ్ఇస్తున్నాముస్వేచ్ఛ యొక్క డిగ్రీల సంఖ్య తో కాబట్టి స్వేచ్ఛ యొక్క డిగ్రీకి సగటు వర్గ మొత్తాల లోపాలు అంటే ఏమిటి మనం చెబుతున్నాము ఇది మీ సాధారణీకరణ SSR దీనితో భాగిచబడింది సాధారణీకరించబడినది ఈ పరిమాణం మరియు ఇది అధికారికంగా ఒక F స్టాటిస్టిక్ అని చూపించగలము ఎందుకంటే ఇది రెండు వర్గాల పరిమాణాల నిష్పత్తి మరియు ప్రతి వర్గాల పరిమాణాలు కూడా χ వర్గం వేరియబుల్ ఎందుకంటే ఇది సాధారణ వేరియబుల్ యొక్క వర్గం ఇది రెండు χ వర్గాలయొక్క నిష్పత్తి రెండు χ స్క్వేర్డ్ వేరియబుల్ యొక్క నిష్పత్తిని పరీక్షించే పరికల్పనలో మనం F పంపిణీ గా చూసాము తగిన స్వేచ్ఛతో లవము యొక్క స్వేచ్ఛ డిగ్రీలు 1 హారం యొక్క స్వేచ్ఛ డిగ్రీలు n 2 కాబట్టి మనం ఇప్పుడు ఈ గణాంక F0 ని ఉపయోగించి పరికల్పన పరీక్ష చేయాలనుకుంటే F0 ను F పంపిణీ నుండి క్లిష్టమైన విలువతో పోలీస్తాము F నిజానికి సానుకూల పరిమాణం అని గుర్తించండి మనం ఒకవైపు పరీక్ష చేస్తాము ప్రాముఖ్యత స్థాయిని 5 5 శాతంగా ఎంచుకుంటే అప్పుడు మనం 1 మరియు n 2 స్వేచ్ఛ యొక్క డిగ్రీ తో F పంపిణీ నుండి ఎగువ క్లిష్టమైన విలువను ఎంచుకుంటాం మరియు 5 శాతం ప్రాముఖ్యత స్థాయి లేదా ఎగువ క్లిష్టమైన విలువల సంభావ్యత 5 శాతం 0 05 అని అని మనం పిలుస్తాము కాబట్టి ఒకసారి ఇది F డిస్ట్రిబ్యూషన్ నుండి మనం పొందితే మనకు ఈ పరిమితి వచ్చింది మరియు గణాంకం పరిమితిని మించితే అప్పుడు మనం శూన్య పరికల్పనను తిరస్కరిస్తాము తగ్గిన మోడల్ కంటే పూర్తి మోడల్ మంచిది అని చెప్తాము మనం పూర్తి మోడల్ ను అంగీకరిస్తామని లేదా తగ్గిన మోడల్ ను పూర్తి మోడల్ కు అనుకూలంగా తిరస్కరించామని అంటున్నాము వాలు పరామితి మనకు లభించే మోడల్తో సహా విలువైనది మంచి t నీ మనం పొందుతాం మనం అలా ముగిస్తాం మనం అమర్చిన లీనియర్ మోడల్ మంచిదా కాదా అని నిర్ణయించుకోవడానికి ఇప్పుడు వివిధ మార్గాలు ఉన్నాయి మనం r వర్గం విలువను ఉపయోగించి ఉండవచ్చు అది 1 కి దగ్గరగా ఉంటే లీనియర్ మోడల్ మంచిదని సూచిక అని మనం చెప్పవచ్చు నేను తీర్మానం చేయడానికి సరిపోయేది కాదు కానీ ఇది మంచి సూచిక β1 ముఖ్యమైనది కాదని మనం నిర్ధారిస్తే β1 యొక్క ప్రాముఖ్యత కోసం కూడా పరీక్ష చేయవచ్చు అప్పుడు ఒక లీనియర్ మోడల్ సరిపోదు మనం వేరేదాన్ని కనుగొనవలసి ఉంటుంది లేదా మనం F పరీక్ష చేసి వాలు పరిమితిని చేర్చడం ముఖ్యమైనదా అని తేల్చవచ్చు ఇవి లీనియర్ మోడల్ ఆమోదయోగ్యమైనదా కాదా లేదా t మంచిదా అని మనం నిర్ణయించే వివిధ మార్గాలు మనం దీనిని ఆపలేము మనం మరింత పరీక్ష చేయవలసి ఉంది కాని కనీసం ఇవి మనం సరైన మార్గంలో ఉన్నామని చెప్పే ప్రారంభ సూచికలు మరమ్మత్తు లేదా సర్వీసింగ్ సమస్య యొక్క ఉదాహరణకి దీనిని వర్తింపజేద్దాం మనకు పద్నాలుగు డేటా పాయింట్లు మరియు తీసుకున్న సమయం మరియు వేర్వేరు సేల్స్ మాన్ మరమ్మతులు చేసిన యూనిట్ల సంఖ్య ఇవ్వబడుతుంది ఇందులో చూపించినట్లుగా మనకు ఈ పద్నాలుగు పాయింట్లు ఉన్నాయి R ఉపయోగించి డేటాను అమర్చాము గుర్తుంచుకోండి ఆ l n అనేది మనం పిలవాల్సిన ఫంక్షన్ లీనియర్ మోడల్ ను అమర్చడానికి మరియు ఇక్కడ మనం నిమిషాలను డిపెండెంట్ వేరియబుల్ గా మరియు ఇండిపెండెంట్ వేరియబుల్స్ యూనిట్లు గా అంచనా వేస్తున్నాము మరియు మనం R ఫంక్షన్ను ఉపయోగించి దీన్ని అమర్చిన తర్వాత ఇది ఇవన్నీ ఇస్తుంది అవుట్పుట్ మరియు ఇది మీకు గుణకాన్ని ఇస్తుంది అంతరాయ పదం 4 16 గా మారుతుంది వాలు పరామితి 15 501 గా మారుతుంది కానీ ఈ ప్రామాణిక విచలనం ఏమిటో కూడా ఇది మీకు చెబుతుంది ఈ పరామితి యొక్క ప్రామాణిక విచలనంఅంతరాయం యొక్క S β̂ β1 కోసం ఈ అంచనా యొక్క ప్రామాణిక విచలనం ఏమిటో కూడా మీకు చెబుతుంది 0 501 505 గా మారుతుంది డేటా నుండి ఈ లెక్కలన్నీ మనం వివరించిన సూత్రాలను ఉపయోగించి ఇప్పుడు ఒకసారి అది ఇచ్చిన తరువాత మనం ఇప్పుడు బహుశా విశ్వాస అంతరాలను నిర్మించవచ్చు మరియు కనుగొనవచ్చు ఇవి ముఖ్యమైనవా కాదా లేదా R వాస్తవానికి మీకు చెబుతుంది మీరు ఊహాజనిత పరీక్షచేస్తే β̂0 ముఖ్యమైనదా లేదా β̂1 ముఖ్యమైనదా కాదా అని నిర్ధారించవచ్చు ఇది P విలువగా పిలువబడే దాని ద్వారా సూచించబడుతుంది కాబట్టి మీరు చాలా ఎక్కువ విలువను పొందినట్లయితే t విలువలు గణాంకాలను సూచిస్తాయి ఇది మళ్ళీ ముందు వివరించబడింది ఇది గణాంకాలను లెక్కించింది β̂0 కోసం మరియు β1 0 అవునా కాదా అని పరీక్షించే గణాంకం కోసం ఈ గణాంక విలువను లెక్కించింది మరియు ఇది క్లిష్టమైన విలువతో పోల్చబడింది అయితే పంపిణీ t పంపిణీ తగిన డిగ్రీ స్వేచ్ఛతో మరియు ఎగువ క్లిష్టమైన లేదా సంభావ్యత 0 239 అని తేల్చారు దీని కంటే ఎక్కువ దేనికైనా 0 01 లేదా 0 05 కంటే చాలా ఎక్కువ విలువ లభిస్తే మీరు తిరస్కరించకూడదని దీని అర్థం మరోవైపు శూన్య పరికల్పన మీకు చాలా తక్కువ విలువ లభిస్తే దాని అర్థం మీరు శూన్య పరికల్పనను తిరస్కరించాలి ఎక్కువ విశ్వాసంతో శూన్య పరికల్పనను తిరస్కరించండి ఈ సందర్భంలో మీరు చెప్పేది ఏమిటంటే మీరు ఒక స్థాయి ప్రాముఖ్యత 0 001 ని ఎంచుకుంటే మీరు శూన్య పరికల్పనను తిరస్కరించరు ఒకవేళ మీరు 0 05 నీ ఎంచుకుంటే శూన్య పరికల్పనను తిరస్కరించరు మీరు 0 01 ను మీ ప్రాముఖ్యత స్థాయిగా ఎంచుకుంటే శూన్య పరికల్పనను తిరస్కరించరు కాబట్టి ఆ నక్షత్రం అది సూచిస్తుంది ఏ ప్రాముఖ్యత స్థాయిలో మీరు దాన్ని తిరస్కరిస్తారు అది అయితే β1 విషయంలో మీరు శూన్య పరికల్పనను తిరస్కరిస్తారు అంటే మీరు β1 ముఖ్యమైనదని తేల్చి చెబుతారు చాలా తక్కువ ప్రాముఖ్యత విలువ 0 01 0 001 లేదా తక్కువ విలువ ఎంచుకున్నప్పటికీ కూడా వాస్తవానికి 10 పవర్ 13 మీరు శూన్య పరికల్పనను తిరస్కరించడం తో ముగుస్తుంది చాలా తక్కువ టైప్ వన్ లోపం సంభావ్యత ను మీరు ఎంచుకుంటే కూడా మీరు శూన్య పరికల్పన తిరస్కరిస్తారు కాబట్టి మీరు ఈ విలువల నుండి తేల్చవచ్చు β̂0 అల్పమైనది అంటే β̂0 0 అనేది సహేతుకమైన పరికల్పన β̂1 0 కాదు అనేది సహేతుకమైన పరికల్పన ఈ డేటా యొక్క భావం జరుగుతుందో లేదో చూద్దాం యూనిట్లు మరమ్మతులు చేయకపోతే అప్పుడు మనకు తెలుసు ఈ అమ్మకాల మరమ్మతు వ్యక్తి స్పష్టంగా సమయం తీసుకోకూడదు ఎందుకంటే మీరు మరమ్మతు కోసం ఏ సమయం తీసుకోలేదు అంటే అవును మీరు ఏ యూనిట్లను మరమ్మతులు చేయలేదు కాబట్టి సాంకేతికంగా ఈ లైన్ 0 0 ద్వారా వెళ్లాలి మరియు మీరు చెప్పినది అదే అయితే మనం నిజంగా ముందుకు వెళ్ళాము మరియు అంతరాయ పదాన్ని అమర్చాము కానీ పరికల్పన కోసం పరీక్షలు చెబుతున్నాయి మీరు సురక్షితంగా β0 అంతరాయం 0 అని అనుకోవచ్చు ఇది భౌతిక అర్ధాన్ని కూడా ఇస్తుంది కాబట్టి బహుశా మీరు ఈ లీనియర్ t ని β0 తో పునరావృతం చేయాలి మరియు β1 ను మాత్రమే ఉపయోగించాలి మరియు మీరు కొంచెం భిన్నమైన పరిష్కారాన్ని పొందుతారు మీరు మళ్ళీ పరీక్షించవచ్చు వాలు పారామితులు ముఖ్యమైనవి కావా అని నిర్ణయించడానికి మరొక మార్గం F గణాంకాలను చూడటం F గణాంకం చాలా ఎక్కువగా ఉంది మరియు ఈ p విలువలు చాలా తక్కువగా ఉన్నాయని గమనించండి అంటే మీరు తగ్గిన మోడల్ తగినంతగా ఉందని శూన్య పరికల్పనను తిరస్కరించండి మీరు β1 తో సహా β1 ను ఉపయోగించడం చాలా మంచిది మీకు మంచి t లభిస్తుంది మీ మోడలింగ్ లో β1 ఉపయోగించి కాబట్టి గణాంకం యొక్క అధిక విలువ సూచిస్తుంది ఇది ఈ F కోసం శూన్య పరికల్పన లేదా p విలువ యొక్క తక్కువ విలువను తిరస్కరిస్తుంది ఈ F గణాంకం మీరు శూన్య పరికల్పనను చాలా తక్కువ ప్రాముఖ్యత స్థాయి వద్ద కూడా తిరస్కరిస్తారని సూచిస్తుంది మీరు β0 మరియు β1 కోసం విశ్వాస అంతరాయాన్ని కూడా నిర్మించవచ్చు మునుపటి విషయం నుండి మీరు సుమారుగా అంచనా వేస్తారు లేదా 2 18 రెట్లు ప్రామాణిక లోపం మరియు దానిని 4 1 లేదా 3 35 2 18 సార్లు మరియు ఇది అంతరాయం విశ్వాస్ అంతరాయాన్ని 3 148 నుండి 11 472 వరకు ఇస్తుంది అంటే 95 శాతం విశ్వాసంతో మనం ఈ విరామంలో నిజమైన β0 ఉందని క్లెయిమ్ చేయవచ్చు అదేవిధంగా మనం β̂1 కీ విశ్వాస విరామం నిర్మించవచ్చు 90 శాతం విశ్వాస విరామాన్ని మరియు ఇది 15 లేదా 0 5 రెండు సార్లు సుమారు అది 14 మరియు 16 6 ఇప్పుడు స్పష్టంగా β0 కోసం విరామ విశ్వాస విరామం సున్నా కలిగి ఉంటుంది అందువల్ల శూన్య పరికల్పన β0 0 ను మనం తిరస్కరించకూడదు β0 బహుశా 0 అయితే విశ్వాస విరామం β1 లో విరామం 0 ఉండదని మనం అంగీకరించాలి కాబట్టి β1 0 ను కలిగి ఉన్న శూన్య పరికల్పనను మనం తిరస్కరించవచ్చు మరియు మోడల్లో నిలుపుకోవటానికి వాలు ఒక ముఖ్యమైన పరామితి ఇప్పుడు ఇవన్నీ మనం ఒకే పని కోసం మాత్రమే చేసాము మనం దీన్ని మల్టీ లీనియర్ సందర్భానికి విస్తరిస్తాముఇతర అంచనాలు కూడా పరిశీలిస్తాము చెడు డేటాయొక్క ప్రభావం మొదలైన వాటిని తర్వాతి ఉపన్యాసాలలో చూద్దాం తదుపరి ఉపన్యాసంలో మిమ్మల్ని చూస్తాము